చివరి ఉపన్యాసంలో మనము పరీక్షా నమూనా జనరేషన్ గురించి మాట్లాడాము మనము పరీక్షలను ఏవిధముగా సృష్టించగలము అనే దాని గురించి కూడా మాట్లాడాము మనము చెప్పినా ఒక విషయం ఏమిటంటే కాంబినేషన్ ATPG సహేతుకమైనదని పెద్ద సర్క్యూట్ల కోసం కాంబినేషన్ టెస్ట్ వెక్టర్స్ను ఉత్పత్తి చేయగల సాధనాలు మన వద్ద ఉన్నాయి కాని వరుస ATPG అనేది ఒక సమస్య మొదటగా దీనికి చాలా సమయం పడుతుంది రెండవది ఇది మంచి తప్పు కవరేజీని అందించదు అంటే చాలా లోపాల కోసం పరీక్షలను గుర్తించలేకపోతుంది ప్రధానంగా లోపల నిల్వ మూలకాలు ఉండటం లేదా లోపల ఫ్లిప్ ఫ్లాప్ చేయడం వల్ల ఫ్లిప్ ఫ్లాప్లను బయట నుండి ప్రారంభించడం అంత సులభం కాదు ఇప్పుడు మేము ఫ్లిప్ ఫ్లాప్ను ప్రారంభించకపోతే మేము ఇన్పుట్ను వర్తింపజేసినప్పుడు ఏ అవుట్పుట్ సరైనదని మీరు చెప్పలేరు కాబట్టి పరీక్ష కోసం డిజైన్ అని పిలువబడే కొన్ని పద్ధతులను మనము ఎంచుకోవాలి ఎందుకంటే దాదాపు అన్ని ప్రాక్టికల్ సర్క్యూట్లు ప్రాక్టికల్ గా వరుసక్రమంలో ఉంటాయి మనము సీక్వెన్షియల్ ATPG సాధనాన్ని ఉపయోగించలేము ఎందుకంటే అవి చాలా నెమ్మదిగా ఉంటాయి మరియు అంత మంచివి కావు కాబట్టి మనము ఈ సమస్యలను వేరే విధంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము దానిని చూద్దాం పరీక్షా సామర్థ్యం కోసం డిజైన్ వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణ ఏమిటి DFT అంటే డిజైన్ టెక్నిక్లను ఉపయోగించి టెస్ట్ జనరేషన్ మరియు టెస్ట్ అప్లికేషన్ను సులభతరం మరియు ఖర్చు తక్కువగా చేస్తాయి ఇది చాలా సాధారణ ప్రకటన కానీ ఎలా ఆచరణలో ఉపయోగించే DFT పద్ధతులు అవి సీక్వెన్షియల్ సర్క్యూట్ పరీక్ష యొక్క సమస్యలను పరిష్కరిస్తాయి సీక్వెన్షియల్ సర్క్యూట్ కోసం ప్రధాన అడ్డంకి ఫ్లిప్ ఫ్లాప్స్ అవి సర్క్యూట్ అయిన బ్లాక్ బాక్స్ లోపల ఉంటాయని నేను చెప్పాను మరియు నేను బయటి నుండి మాత్రమే ఇన్పుట్లను ఇవ్వగలము నేను ఫ్లిప్ ఫ్లాప్లను ప్రారంభించకపోతే నేను పరీక్షను అమలు చేయలేను ఇది సీక్వెన్షియల్ సర్క్యూట్ యొక్క ప్రధాన సమస్య కాబట్టిఏదైనా డిజైన్ కోసం టెస్టిబిలిటీ టెక్నిక్ అనే ప్రశ్నకు పరిష్కారం కనుగొని ఫ్లిప్ ఫ్లాప్ను ఎలా తేలికగా ప్రారంభించాలో మరియు నేను కోరుకున్నప్పుడల్లా ఫ్లిప్ ఫ్లాప్ల స్థితులను ఎలా గమనించాలి అనేదాని గురించి తెలుసుకుందాము సాధారణంగా ఈ రెండు ప్రశ్నలు సాధారణ సీక్వెన్షియల్ సర్క్యూట్లో కష్టంగా ఉంటాయి కానీ ఇప్పుడు మేము చెబుతున్నది ఏమిటంటే మేము కొన్ని డిజైన్ నియమాలను పరీక్షా నిబంధనల రూపకల్పనను రూపొందిస్తాము వీటిని మీరు అనుసరిస్తే వాటి ద్వారా సర్క్యూట్లను సులభంగా పరీక్షించవచ్చు ప్రధాన సమస్య ఏమిటంటే అంతర్గత ఫ్లిప్ ఫ్లాప్లను నియంత్రించడం మరియు గమనించడం కష్టం కాబట్టి తప్పనిసరిగా ఉపయోగించే DFT పద్ధతుల్లో ఒక దాని గురించి మనం ఇక్కడ చర్చిస్తాము అవి అంతర్గత ఫ్లిప్ ఫ్లాప్లను సులభంగా నియంత్రించగలిగేలా మరియు పరిశీలించదగినవిగా చేయడానికి ప్రయత్నిస్తాయి నియంత్రించదగినది అంటే మీకు కావలసిన విలువలతో వాటిని ప్రారంభించవచ్చు పరిశీలించదగినది అంటే మనకు కావలసినప్పుడు వాటి విలువలను చూడవచ్చు లేదా చదవవచ్చు కాబట్టి మీరు దీన్ని చేయగలిగితే ఇది మీకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది మీరు దీనికి సహసంబంధం చెప్పవచ్చు కాబట్టి మనం సీక్వెన్షియల్ సర్క్యూట్ టెస్ట్ జనరేషన్ సమస్యను కాంబినేషన్ సర్క్యూట్ టెస్ట్ జనరేషన్ సమస్యగా మారుస్తున్నాము దీనిని నేను మీకు క్రమపద్ధతిలో చూపిస్తాను ఒక స్కీమాటిక్ కోణంలో ఒక సీక్వెన్షియల్ సర్క్యూట్ ఇలా కనిపిస్తుంది ఇది కాంబినేషన్ సర్క్యూట్ భాగం ఇవి ఫ్లిప్ ఫ్లాప్లు వీటికీ ఇన్పుట్లు ఇలా వస్తున్నాయి అవుట్పుట్లు వెళ్తున్నాయి మరియు కొన్ని అవుట్పుట్లు ఫ్లిప్ ఫ్లాప్కు వైపుకు వస్తున్నాయిఇప్పుడు మేము ఏమి చెప్తున్నామో మీరు చూస్తున్నారు ఇవి నా ప్రాధమిక ఇన్పుట్లు ఇవి నా ప్రాధమిక అవుట్పుట్ సాధారణంగా క్లాసికల్ సీక్వెన్షియల్ సర్క్యూట్ పరీక్షలో నా వద్ద ఉన్న ఇన్పుట్లు మరియు అవుట్పుట్లు ఇవి మాత్రమే ఈ PI ద్వారా మేము ఫ్లిప్ ఫ్లాప్లను ప్రారంభించడానికి ప్రయత్నిస్తాము అందువల్ల సమస్య సంక్లిష్టంగా మారుతుంది కానీ మనకు ఒక యంత్రాంగం ఉంటే మీకు కావలసిన విలువకు సులభంగా ఫ్లిప్ ఫ్లాప్లను ప్రారంభించగలమని అనుకుందాం అప్పుడు మీరు చెప్పగలరు ఈ ఇన్పుట్లను కూడా సులభంగా సెట్ చేయవచ్చు అని మేము వాటిని సుడో ప్రాధమిక ఇన్పుట్లుగా పిలుస్తాము అదేవిధంగా మనం ఫ్లిప్ ఫ్లాప్ల విలువలను సులువుగా గమనించగలమని చెప్పినప్పుడు ఇక్కడ మనము కాంబినేషన్ సర్క్యూట్ల యొక్క ఈ అవుట్పుట్లను కూడా గమనించగలమని చెప్పవచ్చు ఎందుకంటే ఫ్లిప్ ఫ్లాప్కు వెళ్లే ఈ అవుట్పుట్లు వీటిని సూడో ప్రైమరీ అవుట్పుట్లు అంటారు మీరు దీన్ని కలిగి ఉన్న తర్వాత నేను ఫ్లిప్ ఫ్లాప్ గురించి మరచిపోగలను కాబట్టి నేను ఈ మొత్తాన్ని కాంబినేషన్ సర్క్యూట్గా పరిగణించగలను ఇక్కడ PI మరియు PPI నా ఇన్పుట్లు PO మరియు PPO అవుట్పుట్లు మరియు ఇక్కడ అన్ని లోపాలను గుర్తించడానికి నేను కాంబినేషన్ సర్క్యూట్ టెస్ట్ ప్యాటర్న్ జెనరేటర్ను ఉపయోగించవచ్చు నేను ఇకపై ఫ్లిప్ ఫ్లాప్ల గురించి చింతించటం లేదు అయితే ఫ్లిప్ ఫ్లాప్లను ఎలా పరీక్షించాలో మనం విడిగా తెలుసుకోవాలి DFT పద్ధతుల గురించి మాట్లాడితే విస్తృతంగా వాటిని తాత్కాలిక లేదా నిర్మాణాత్మక పద్ధతులుగా వర్గీకరించవచ్చు ఇప్పుడు తాత్కాలిక పద్ధతులు పేరు ప్రకారం అవి నిజంగా తాత్కాలికమైనవి అవి పద్ధతుల సమాహారం అంటే చేయవలసినవి మరియు చేయకూడని వాటితో కూడిన ఒక సుదీర్ఘ జాబితా కొంతమంది డిజైనర్లు అనుభవజ్ఞులైన డిజైనర్లు వారు జాబితాను అందించారు మీకు క్లాక్ రాకూడదని మీరు దీన్నిఈ విధముగా చేయకూడదు అని మీరు అలా చేయకూడదు తెలియజేస్తాయి కాబట్టి మీరు ఆ నియమాలను పాటిస్తే మీ సర్క్యూట్ పరీక్షా కోణం నుండి కొంచెం మెరుగ్గా ఉంటుంది నేను ఇప్పుడే చెప్పినట్లుగా నిర్మాణ పద్ధతులు సమస్యను పూర్తిగా పరిష్కరించగలవు ఇప్పుడు ఇక్కడ మనం స్కాన్ పాత్ విధానాన్ని పరిశీలిస్తాము స్కాన్ పాత్ విధానం పాక్షిక స్కాన్ స్థాయి సున్నితమైన స్కాన్ నమూనాలు మరియు ఇలాంటివి మరెన్నో వైవిధ్యాలు ఉన్నాయి కానీ మీరు స్కాన్ మార్గం వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచనను పరిశీలిస్తే మీరు ఏమి చేయాలనుకుంటున్నారో మీకు తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను చూపించేది సీక్వెన్షియల్ సర్క్యూట్ యొక్క నమూనా ప్రాధమిక ఇన్పుట్లు మరియు ప్రాధమిక అవుట్పుట్లు వస్తున్న మరియు వెళ్ళే కాంబినేషన్ లాజిక్ మీ దగ్గర ఉంది మీ దగ్గర క్లాక్ ఉపయోగించి పనిచేసే ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ అవుట్పుట్లు తర్వాతి స్థితిగా సూచిస్తాము మరియు ఫ్లిప్ ఫ్లాప్ నుండి వస్తున్న ఈ ఇన్పుట్లను ప్రస్తుత స్థితిగా సూచిస్తారు క్లాక్ వచ్చినప్పుడల్లా క్లాక్ యొక్క చురుకైన అంచు వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమైనా నిల్వ చేయబడితే తదుపరి స్థితి ప్రస్తుత స్థితి గా అవుతుంది కదా కాబట్టి ప్రతి క్లాక్ తో ఈ తదుపరి స్థితి ఇక్కడకు వస్తుంది ఇది ప్రస్తుత స్థితిగా మారుతుంది మరియు ఇక్కడ నుండి వచ్చే తదుపరి అవుట్పు కొత్త తదుపరి స్థితిగా మారుతుంది ఈ ప్రక్రియ ఈ విధముగా కొనసాగుతుంది ఇప్పుడు మనము పరీక్షా సాంకేతికత కోసం స్కాన్ పాత్ డిజైన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఇది చాలా విస్తృతంగా ఉపయోగించే సాంకేతికత కాబట్టి మనం ఏమి చేయాలి మనము ప్రారంభించడానికి సంప్రదాయ సీక్వెన్షియల్ సర్క్యూట్ తీసుకుంటాము ఇక్కడ స్కాన్ మార్గం యొక్క భావన లేదు మేము దీనిని నాన్ స్కాన్ సీక్వెన్షియల్ సర్క్యూట్ అని పిలుస్తాము కాబట్టి స్కాన్ పాత్ అని పిలువబడే స్వయంచాలక సాధనాన్ని ఉపయోగించి మేము ఈ సర్క్యూట్ను సవరించవచ్చు ఇప్పుడు స్కాన్ మార్గం అంటే ఏమిటో చూస్తాము వాస్తవానికి ఏమి జరిగింది అంటే ఇక్కడ చూడండి మేము ఈ సర్క్యూట్ను సవరించుకుంటున్నామని చెప్తున్నాము వాస్తవానికి మీరు మొదటి భాగాన్ని సవరించడం లేదు మీరు ఈ భాగాన్ని ఫ్లిప్ ఫ్లాప్ సైడ్లో సవరిస్తున్నారు కాబట్టి మనం నిజంగా చేస్తున్నది ఏమిటంటే మేము సాధారణంగా D ఫ్లిప్ ఫ్లాప్లను సంక్లిష్టమైన వాటితో మారుస్తాంవాటిని స్కాన్ ఫ్లిప్ ఫ్లాప్ అని పిలుస్తారు స్కాన్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది తప్పనిసరిగా 2 నుండి 1 మల్టీప్లెక్సర్తో D ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుంది కాబట్టి మల్టీప్లెక్సర్ తరువాత D ఫ్లిప్ ఫ్లాప్ దానిని స్కాన్ ఫ్లిప్ ఫ్లాప్ అంటారు కాబట్టి మేము ఈ స్కాన్ ఫ్లిప్ ఫ్లాప్లను తగిన విధంగా పరస్పరం అనుసంధానిస్తాము తద్వారా మనకు కావాలంటే దానిని షిఫ్ట్ రిజిస్టర్గా కాన్ఫిగర్ చేయవచ్చు మనం బయటి నుండి ఒక అదనపు అదనపు ఇన్పుట్ను జతచేస్తాము దీనిని పరీక్ష నియంత్రణ ఇన్పుట్ అని పిలుస్తాము మరియు షిఫ్ట్ రిజిస్టర్ యొక్క ఇన్పుట్ మరియు షిఫ్ట్ రిజిస్టర్ యొక్క అవుట్పుట్గా స్కానిన్ మరియు స్కానౌట్ అని పిలువబడే మరో 2 ఇన్పుట్ మరియు అవుట్పుట్ లైన్లను చేర్చుతాము ఈ ఈఆలోచన చాలా సులభం నాకు బయట నుండి పరీక్ష నియంత్రణ ఉంది కాబట్టి నేను దానిని ఒకదానికి సెట్ చేస్తే నా స్కాన్ ఫ్లిప్ ఫ్లాప్లన్నీ షిఫ్ట్ రిజిస్టర్గా కాన్ఫిగర్ చేయబడతాయి ఇప్పుడు అది షిఫ్ట్ రిజిస్టర్గా కాన్ఫిగర్ చేయబడిన తర్వాత బయటి నుండి స్కానిన్ పిన్ సహాయంతో కొంత డేటాను నేను ఫీడ్ చేయగలను మరియు డేటాను అన్ని ఫ్లిప్ ఫ్లాప్లకు సీరియల్గా మార్చగలను కాబట్టి నేను వాటిని చాలా సులభంగా ప్రారంభించగలను అదేవిధంగా నేను క్లాక్ను వర్తింపజేస్తే ఈ స్కానౌట్ పిన్ నుండి షిఫ్ట్ రిజిస్టర్ డేటా మార్చబడుతుంది కాబట్టి నేను ఫ్లిప్ ఫ్లాప్ల స్థితులను కూడా గమనించగలను మనం నియంత్రణ మరియు పరిశీలనాత్మక సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నాం అనేది ప్రాథమిక ఆలోచన నేను చెప్పినట్లుగా స్కాన్ ఫ్లిప్ ఫ్లాప్ తప్పనిసరిగా 2 నుండి 1 మల్టీప్లెక్సర్తో ఉన్న ఒక సంప్రదాయ ఫ్లిప్ ఫ్లాప్ ఇక్కడ నేను గేట్లను ఉపయోగించి క్లాసికల్ రేఖాచిత్రాన్ని చూపిస్తున్నాను అయితే వాస్తవ VLSI చిప్లో ఇవి MOS ట్రాన్సిస్టర్లను ఉపయోగించి అమలు చేయబడతాయి కాని గేట్లను ఉపయోగించి శీఘ్ర మూల్యాంకనం చేయడానికి ప్రయత్నిద్దాం మీరు సాధారణ డి ఫ్లిప్ ఫ్లాప్ మాస్టర్ స్లేవ్ రకంలో 10 గేట్లు ఉన్నాయి మరియు మల్టీప్లెక్సర్ కోసం మీ లాజిక్ ఓవర్ హెడ్ 4 అదనపు గేట్లు మరియు ఈ TC అనేది మల్టీప్లెక్సర్ యొక్క ఎంపిక చేసిన ఇన్పుట్ నేను దానిని 1 కు సెట్ చేస్తే ఇది సాధారణ మోడ్ లో ఉంటుంది D ఇన్పుట్ ఈ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్కు వెళుతుంది మల్టీప్లెక్సర్ D ని ఎంచుకుంటుంది కాని ఈ రేఖాచిత్రంలోTC విలువ 0 కి సమానం మరియు ఇదే నా టెస్ట్ మోడ్ ఇక్కడ నాకు మరొక ఇన్పుట్ ఉంది నేను దానిని స్కాన్ డేటా లేదా SD అని పిలుస్తున్నాను ఈ SD ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఈ ఇన్పుట్కు వస్తుంది కాబట్టి మల్టీప్లెక్సర్ SD ని ఎంచుకుంటుంది TC విలువను బట్టి D లేదా SD గాని ఎంపిక చేస్తాము కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్కు 10 గేట్లు అవసరమని ఇక్కడ మీరు చూడవచ్చు మరియు దీనికి 14 గేట్లు అవసరం కాబట్టి స్కాన్ ఫ్లిప్ ఫ్లాప్కు 4 గేట్ల ఓవర్ హెడ్ ఉంటుంది ఇప్పుడు ఈ రేఖాచిత్రం సర్క్యూట్ను స్కాన్ ఫ్లిప్ ఫ్లాప్గా కాన్ఫిగర్ చేయడానికి ఎలా సవరించామొ తెలియజేస్తుంది ఈ సర్క్యూట్కు మరోసారి చూస్తే ఇన్పుట్లు D TC SD క్లాక్ మరియు Q బార్ సాధారణంగా అవసరం లేదు కాబట్టి Q మాత్రమే అవసరమవుతుంది నేను దీన్ని ఇక్కడ ఒక స్కీమాటిక్ గా చూపించగలిగితే నేను దానిని బ్లాక్ బాక్స్ గా చూపిస్తాను ఇది నా స్కాన్ ఫ్లిప్ ఫ్లాప్ అని పిలువబడుతుంది స్కాన్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్లు ఏమిటి నేను టెస్ట్ కంట్రోల్ ఇన్పుట్ కలిగి ఉన్నాను నాకు డి ఇన్పుట్ ఉంది నాకు ఎస్డి ఇన్పుట్ ఉంది మరియు నాకు క్లాక్ ఉంది అవుట్పుట్ లో నాకు Q ఉందని చెప్తున్నాను ఇది స్కాన్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క స్కీమాటిక్ ఇప్పుడు ఈ స్కీమాటిక్ ఉపయోగించి నేను తదుపరి రేఖాచిత్రం వివరిస్తాను ఇక్కడ నేను 3 ఫ్లిప్ ఫ్లాప్లు ఉన్న ఒక ఉదాహరణను చూపిస్తున్నాను నేను చూపించిన మునుపటి రేఖాచిత్రంలో వలెసాధారణంగా నాన్ స్కాన్ వెర్షన్లో ఈ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్లు నేరుగా ఇన్పుట్కు వస్తున్నాయి ఈ రేఖాచిత్రాన్ని మరలా చేద్దాము ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ ఈ ఫ్లిప్ ఫ్లాప్కు ఇన్పుట్గా వస్తోంది ఇది ఫ్లిప్ ఫ్లాప్ యొక్క సాధారణ వెర్షన్ ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని మార్పులు చేస్తున్నాను మీరు ఇక్కడ ఎలాంటి మార్పులను చూస్తున్నారు టెస్ట్ కంట్రోల్ ఇన్పుట్ ఈ స్కాన్ ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క TC ఇన్పుట్కు వెళుతుంది కాంబినేషన్ సర్క్యూట్ అవుట్పుట్ D ఇన్పుట్లలోకి వెళుతుంది మరియు అదే విధంగా స్కాన్ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ కాంబినేషన్ లాజిక్ యొక్క ఇన్పుట్కు తిరిగి వెళుతుంది మేము చేసిన అదనపు విషయం ఏమిటంటే మేము మొదటి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క SD ఇన్పుట్లోకి వెళ్లే స్కానిన్ ఇన్పుట్ను జోడించాము మరియు దీని యొక్క అవుట్పుట్ రెండవ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క SD ఇన్పుట్కు వెళుతుంది ఈ అవుట్పుట్ కూడా స్కానౌట్ వలె బయటకు వెళ్తోంది TC కి 0 సమానం అయితే ఇన్పుట్ మల్టీప్లెక్సర్లో SD లైన్ ఎంపిక చేయబడుతుంది కాబట్టి ఇప్పుడు నా సర్క్యూట్ షిఫ్ట్ రిజిస్టర్ అవుతుంది మీరు చూసినట్లయితే ఈ భాగం ఎంపిక చేయబడుతుంది కాబట్టి షిఫ్ట్ రిజిస్టర్గా కాన్ఫిగర్ చేయడం ద్వారా నేను స్కానిన్ నుండి ఏదైనా డేటాను మార్చగలను నేను నా ఫ్లిప్ ఫ్లాప్ను ప్రారంభించగలను లేదా ఫ్లిప్ ఫ్లాప్ యొక్క స్థితులను గమనించగలను కాబట్టి స్కాన్ ఆధారిత రూపకల్పనలో మేము చేస్తున్నది ఏమిటంటే వరుస పరీక్ష జనరేషన్ సమస్య యొక్క సంక్లిష్టతను కాంబినేషన్ టెస్ట్ జనరేషన్ సమస్యగా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాము కొన్ని స్కాన్ డిజైన్ నియమాలు అంటే డిజైనర్ అనుసరించాల్సిన సూత్రాలు కాబట్టి మీరు చూపించిన ఈ రేఖాచిత్రం మునుపటి రేఖాచిత్రంతో అనుబంధం కలిగి ఉంది మొదటిది క్లాక్డ్ D ఫ్లిప్ ఫ్లాప్లను మాత్రమే ఉపయోగించాలని చెప్పారు మీరు JK లేదా SR ఫ్లిప్ ఫ్లాప్లను ఉపయోగించకూడదు వాస్తవానికి ఇప్పుడు ఇది VLSI సర్క్యూట్లకు వర్తిస్తుంది ఎందుకంటే VLSI లో SR లేదా JK ఇతర రకాల ఫ్లిప్ ఫ్లాప్లతో పోలిస్తే D రకం ఫ్లిప్ ఫ్లాప్లను అమలు చేయడం చాలా సులభం కాబట్టి విశ్వవ్యాప్తంగా దీనిని అనుసరించబడుతుంది మరియు నేను చెప్పినట్లుగా మనకు కనీసం ఒక అదనపు ప్రాధమిక ఇన్పుట్ పిన్ పరీక్ష నియంత్రణ అవసరం మరియు అన్ని క్లాక్లు నేరుగా ఉండాలి అంటే ఇక్కడ ఉన్న గేటెడ్ క్లాక్ కాకూడదు మీరు క్లాక్ లను చూపించనప్పటికీ ఇక్కడ క్లాక్ లు నేరుగా 3 స్కాన్ ఫ్లిప్ ఫ్లాప్లలోకి వెళుతున్నాయి తద్వారా అవి షిఫ్ట్ రిజిస్టర్ మోడ్లో పని చేయగలవు క్లాక్ సిగ్నల్ ఫ్లిప్ ఫ్లాప్కు ఎటువంటి డేటా ఇన్పుట్ను ఇవ్వకూడదు ఇది డిజైన్ నియమాలలో ఒకటి ఇది రేసు పరిస్థితిని నివారించడానికి ఉపయోగించబడుతుంది ఎందుకంటే క్లాక్ వక్రీకరణ మరియు ఇతర సమస్యలను బట్టి ఫ్లిప్ ఫ్లాప్లో నిల్వ చేయబడుతున్న డేటా తప్పు కావచ్చు ఇక్కడ నేను ఒక ఉదాహరణను చూపిస్తాను ఈ సర్క్యూట్ ఇప్పుడు కాంబినేషన్ సర్క్యూట్ లాగా ఉందని నేను అనుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇన్పుట్లు PI మరియు ప్రస్తుత స్థితి అవుట్పుట్లు PO మరియు తదుపరి స్థితి నా పరీక్ష వెక్టర్లను ఉత్పత్తి చేయడానికి నేను బినేషన్ ATPG సాధనాన్ని ఉపయోగిస్తానని అనుకుందాం కాబట్టి ఇవి నా ఇన్పుట్లు ఇవి నా అవుట్పుట్లు ATPG సాధనం ఈ పరీక్ష వెక్టర్లను I1 S1 ఇన్పుట్ మరియు O1 N1 ఊహించిన అవుట్పుట్ అని అనుకుందాము I2 S2 నా రెండవ ఇన్పుట్ O2 N2 నా రెండవ ఊహించిన అవుట్పుట్ మరియు మొదలైనవి కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే మేము ఇక్కడ ఈ సర్క్యూట్ కాన్ఫిగర్ ఈ విధంగా చేసాము మీరు PI భాగం నేరుగా ఇవ్వవచ్చు ఇది మన ప్రస్తుత స్థితి ఇది మన తదుపరి స్థితి ఇప్పుడు నా ప్రస్తుత స్థితి ఏమైనప్పటికీ నేను ఇక్కడకు వచ్చే విలువలతో ఫ్లిప్ ఫ్లాప్లను లోడ్ చేయాల్సి ఉంటుంది అది సమాంతరంగా చేయవచ్చు అది షిఫ్ట్ రిజిస్టర్ మోడ్లో సీరియల్గా మార్చాలి కాబట్టి ప్రస్తుత స్థితిని సెట్ చేసిన తర్వాత సీరియల్గా వర్తింపజేయాలి ఇది TC 0 కి సమానంగా ఉండాలి ఎందుకంటే రేఖాచిత్రంలో TC 0 అంటే పరీక్ష మోడ్ అదేవిధంగా TC ను 0 కి సమానం చేసిన తర్వాత తదుపరి దశను సీరియల్గా గమనించాలి కాబట్టి ఈ రేఖాచిత్రం ఎక్కువ సమయం లో ఏమి జరుగుతుందో చూపిస్తుంది ఎడమ నుండి కుడికి ఇది ఎక్కువ సమయం నేను ఒక వైపు సర్క్యూట్ల యొక్క ఇన్పుట్లను మరియు అవుట్పుట్లను చూపిస్తున్నాను PI నా ఇన్పుట్లు స్కానిన్ ఒకే ఇన్పుట్ TC ఒకే ఇన్పుట్ PO నా అవుట్పుట్స్ స్కాన్అవుట్ మరొక అవుట్పుట్ ఇప్పుడు మీరు ఈ పట్టికను చూడండి మొదటి పరీక్ష వెక్టర్ కోసం నేను I1 S1 ను వర్తింపజేయాలి ఇది O1 N1 ను అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి నేను మొదట ఏమి చేస్తాను నేను పరీక్ష నియంత్రణను 0 కి సెట్ చేసాను మరియు క్రమంగా నేను స్కానిన్ ద్వారా S1 లో షిఫ్ట్ చేస్తాను ఈ భాగం ప్రస్తుత స్థితిని తెలుపుతుంది TC ని 0 కి సెట్ చేసేటప్పుడు నేను S1 లో సీరియల్గా మారుస్తున్నాను ఇప్పుడు ఈ సమయంలో PI విలువను పట్టించుకోము ఈ ఘనమైన నీలం ప్రాంతం డోంట్ కేర్don't care యాదృచ్ఛిక బిట్లను సూచిస్తుంది కాని నేను ప్రస్తుతం ఉన్న స్థితినీ మార్చాను ఇప్పుడు ఈ S1 ఇప్పటికే ఫ్లిప్ ఫ్లాప్లలో ఉంది ఇప్పుడు నేను 2 పనులను కలిపి పరీక్షా నియంత్రణను 1 కు సెట్ చేయగలను ఇప్పుడు ఇది ఒక సాధారణ మోడ్ నేను ఈ I1 ను ప్రాధమిక ఇన్పుట్కు నేరుగా వర్తింపజేస్తాను ఇప్పుడు నేను కాంబినేషన్ సర్క్యూట్ ఆలస్యం యొక్క ప్రాధమిక అవుట్పుట్ గమనించగలను మనం ఇన్పుట్లను వర్తింపజేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తారు కాబట్టి కొన్ని అవుట్పుట్లు ప్రాధమిక అవుట్పుట్కు వెళుతున్నాయి మరియు కొన్ని అవుట్పుట్లు N1 కి వెళ్తున్నాయి అయితే ఇది ఇంకా ఫ్లిప్ ఫ్లాప్లో నిల్వ కాలేదు తదుపరి క్లాక్ వచ్చిన తరువాత అది నిల్వ చేయబడుతుంది కాబట్టి నేను ఏమి చేస్తాను నేను మళ్ళీ TC ని 0 కి సెట్ చేసాను నేనుక్లాక్ లను వర్తింపజేస్తాను మరియు స్కానౌట్ ద్వారా N1 యొక్క బిట్స్ బయటకు వస్తాయి నేను S1 సీరియల్గా వర్తింపజేస్తూ I1 ని సమాంతరంగా వర్తింపజేస్తున్నాను మరియు O1 ని సమాంతరంగా గమనిస్తున్నాను N1 సీరియల్గా గమనిస్తున్నాను ఇప్పుడు N1 సమాంతరంగా మార్చబడుతున్నప్పుడు నేను తదుపరి వెక్టర్ యొక్క ప్రస్తుత స్థితిలో కూడా మారగలను నేను N1 ను గమనిస్తున్నప్పుడు ఇక్కడ మాదిరిగానే నేను S2 లో సమాంతరంగా మారగలను ఎందుకంటే ఇది ఒకే షిఫ్ట్ రిజిస్టర్ అవుట్పుట్ ఉంది ఇన్పుట్ కూడా ఉంది కాబట్టి ఇన్పుట్ లైన్ స్కానిన్ ద్వారా నేను తదుపరి దాన్ని మార్చడం ద్వారా ప్రారంభించగలను కాబట్టి ఇదే విధముగా కొనసాగవచ్చు మీరు సాధారణ గణనను చూస్తే స్కాన్ సీక్వెన్స్ పొడవును మీరు నిర్ణయించవచ్చని అర్థం కాబట్టి స్కాన్ సీక్వెన్స్ పొడవు ఎంత ఉండాలి మొత్తం క్లాక్ చక్రాల సంఖ్య ఎన్ని అవసరమో ఇది మీకు చెబుతుంది ఇక్కడ సమయ పరంగా ఎన్ని క్లాక్ సైకిల్స్ అవసరమయ్యే తెలుపుతుంది ఒక విషయం చూడటానికి మీరు చివరిగా గమనించండి మీరు చివరి నమూనా N కోసం గమనిస్తున్నప్పుడు ఈ స్కానిన్ లోకి మారడానికి ఏమీ లేదు ఈ భాగం ఖాళీగా ఉంటుంది ఇక్కడ నేను దానిని చిన్న స్నాప్ షాట్ మాత్రమే చూపిస్తున్నాను కాబట్టి నేను ఇప్పటికే దీని గురించి ప్రస్తావించాను కాబట్టి మొత్తం స్కాన్ సీక్వెన్స్ పొడవు మీరు ఒక సాధారణ గణన చేస్తే అది పరీక్ష వెక్టర్స్ సంఖ్యకు ns ప్లస్ 1 అవుతుంది అప్పుడు ns ప్లస్ 1 ఎందుకు ఇది ns 1 2 3 4 5 6 7 ఇది ఇక్కడ 1 గా ఉంటుంది మరియు మీరు దీన్ని అన్ని పరీక్ష వెక్టర్స్ కోసం పునరావృతం చేస్తారు మరియు చివరిదానికి చివరి n ను మార్చడానికి మీకు మరొక ns అవసరం ఇది నా వ్యక్తీకరణ nc అనేది మీరు సృష్టించిన పరీక్ష వెక్టర్ల సంఖ్య మరియు ns అంటే ఫ్లిప్ ఫ్లాప్ల సంఖ్య కాబట్టి ఇది ns మరియు nc యొక్క ఉత్పత్తికి అనులోమానుపాతంలో ఉంటుంది ఇక్కడ నేను వాస్తవ సంఖ్యా విలువలతో ఒక చిన్న ఉదాహరణను చూపిస్తున్నాను మనకు 3 ఇన్పుట్లు 2 అవుట్పుట్లు మరియు 3 ఫ్లిప్ ఫ్లాప్లు లేదా స్టేట్ వేరియబుల్స్తో ఒక సర్క్యూట్ ఉందని అనుకుందాం ఒక పరీక్ష జనరేటర్ ఈ 4 పరీక్ష నమూనాలను ఉత్పత్తి చేసిందని అనుకుందాం నేను ఈ రేఖాచిత్రంలో కొంత భాగాన్ని చూపిస్తున్నాను దీనిని స్కాన్ సీక్వెన్స్ అంటారు నేను ఈ స్కాన్ సీక్వెన్స్ యొక్క కొంత భాగాన్ని మాత్రమే సవ్యదిశలో ఉన్న ఫార్మల్ టేబుల్లో చూపిస్తున్నాను మొదటి నమూనా యొక్క ప్రస్తుత స్థితిని 1 0 0 అను కుందాము కాబట్టి మొదట దీనిని సీరియల్గా మార్చండి దీని కోసం మేము TC ని 0 కి సెట్ చేస్తున్నాము మేము స్కానిన్ 1 0 0 కి మారుతున్నాము ఈ సమయంలో ప్రాధమిక ఇన్పుట్లు పట్టించుకోవు మరియు PO మరియు స్కానౌట్ విలువలు మనకు తెలియదు లేదా ఇది ఖాళీగా ఉంటాయి దీని తరువాత నేను TC ని 1 కి సెట్ చేసాను మరియు నేను దీనిని సంబంధిత PI 0 1 0 ను వర్తింపజేస్తాను నేను 0 1 0 ను వర్తింపజేస్తాను కాబట్టి ఇక్కడ మీరు 0 1 0 ను వర్తింపజేసినప్పుడు కొంత ఆలస్యం తర్వాత ఆశించిన ప్రాధమిక అవుట్పుట్ 0 1 కనిపిస్తుంది కాబట్టి PO కి 0 1 లభిస్తుంది కాని ఇప్పుడు ఇతర భాగాన్ని గమనించడానికి తదుపరి స్థితిని 1 0 1 నేను ఏమి చేస్తాను నేను మళ్ళీ TC ని 0 వర్తించే క్లాక్ కు సెట్ చేసాను కాబట్టి స్కానౌట్ నాకు 1 0 1 లభిస్తుంది ఇప్పుడు నేను ఇలా చేస్తున్నప్పుడు నేను తరువాతి ప్రస్తుత స్థితి 0 1 0 లో కూడా మార్చగలను ఇది కూడా మేము 0 1 0 స్కానింగ్ చేయడం ద్వారా ద్వారా ఈ 2 విషయాలు అతివ్యాప్తి చెందుతున్నాయి కాబట్టి ఇది కొనసాగుతుంది నేను ప్రక్రియ యొక్క చిన్న స్నాప్ షాట్ మాత్రమే చూపించగలను ఇప్పుడు స్కాన్ పరీక్ష సమయం గురించి మాట్లాడుకుంటే కాంబినేషన్ టెస్ట్ వెక్టర్స్ను ఎలా వర్తింపజేయాలనే దాని గురించి మాత్రమే మాట్లాడతాను కాని ఫ్లిప్ ఫ్లాప్ల గురించి షిఫ్ట్ రిజిస్టర్లు గురించి ఏమీ మాట్లాడను ఇప్పుడు షిఫ్ట్ రిజిస్టర్లను పరీక్షించడానికి ఒక ప్రామాణిక మార్గం ఉంది మీరు దీనిని 0 0 1 1 0 0 1 1 గా మార్చ వలెను ఒక ఉదాహరణ తీసుకొని చూపిద్దాం దీని అర్థం ఏమిటో చెప్పండి నాకు 3 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయని అనుకుందాం అవి షిఫ్ట్ రిజిస్టర్లుగా కాన్ఫిగర్ అవుతున్నాయి కాబట్టి సమయానికి నేను 0 నేను ఈ విధంగా చూపిస్తున్నాను ఇది నా సమయం యొక్క అక్షం 0 0 1 1 0 0 1 ఇలా ఉంటుంది ఇది నేను వర్తింపజేస్తున్న ఈ నమూనా ఒక బిట్ ఆలస్యం తర్వాత మొదటి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్లో ఈ బిట్స్ కనిపిస్తాయి మరియు ఇది బయటకు వస్తుంది తరువాత మళ్ళీ ఒక బిట్ ఆలస్యం తరువాత ఈ బిట్ ఇక్కడ కనిపిస్తుంది 1 1 0 0 మళ్ళీ తదుపరిది బయటకు వెళ్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక బిట్ ఆలస్యం తరువాత ఇది వస్తుంది 0 బయటకు వస్తుంది ఇప్పుడు మీరు అన్ని ఫ్లిప్ ఫ్లాప్లను చూడండి ఫ్లిప్ ఫ్లాప్లు 0 0 నుండి 1 1 నుండి 1 మరియు 1 నుండి 0 వరకు మారుతున్నాయని చూడండి సాధ్యమయ్యే అన్ని పరివర్తనాల కోసం నేను చూస్తున్నాను లేదా ఫ్లిప్ ఫ్లాప్ను పరీక్షిస్తున్నాను అంటే ప్రతి లాజిక్ విలువను నిల్వ చేయగల ఫ్లిప్ ఫ్లాప్ను మేము ఎలా పరీక్షిస్తాము మరియు ఇది అన్ని పరివర్తనాలను కూడా కలిగి ఉంటుంది ఈ నమూనాను సీరియల్గా వర్తింపజేయడం ద్వారా మరియు ఇదే లేదా ఊహించిన నమూనా ఇక్కడ వస్తున్నట్లు నేను గమనించినట్లయితే ఈ ఫ్లిప్ ఫ్లాప్లు మరియు వాటి ఇంటర్కనెక్షన్లు కూడా సరిగ్గా పనిచేస్తున్నాయని నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ షిఫ్ట్ రిజిస్టర్ల పరీక్ష ఈ విధంగా జరుగుతుంది అవసరమైన మొత్తం క్లాక్ సైకిల్ లేదా అవసరమైన బిట్ల సంఖ్య ns ప్లస్ 4 ns ఫ్లిప్ ఫ్లాప్ల సంఖ్య అనేది ఫ్లిప్ ఫ్లాప్ల సంఖ్య గా ఉంటుంది మరియు ఈ 0 0 1 1 కి కనీస 4 బిట్స్ అవసరం కాబట్టి 0 0 1 1 ప్లస్ ఫ్లిప్ ఫ్లాప్ల సంఖ్య చాలా క్లాక్ లు అవసరం అవుతాయి ఇప్పుడు మొత్తం స్కాన్ పరీక్ష సమయం లేదా స్కాన్ సీక్వెన్స్ పొడవు ఇది మాత్రమే కాదు అదనముగా ns ప్లస్ 4 కూడా జోడించబడుతుంది కాబట్టి మనకు ఒక సర్క్యూట్ 2000 ఫ్లిప్ ఫ్లాప్స్ మరియు 500 టెస్ట్ వెక్టర్స్ ఉండే ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నాను తీసుకుందాము కాబట్టి పరీక్ష పొడవు సుమారుగా ns మరియు nc యొక్క గుణకారం అవుతుంది ఇది ఆధిపత్య పదం కాబట్టి ఇది సుమారు మిలియన్ ఉంటుంది పరీక్ష నెమ్మదిగా మారుతుంది మరియు మీరు గుర్తుంచుకోవలసిన మరో విషయం కూడా ఇక్కడ ఉంది కానీ మేము రేటెడ్ చేసిన క్లాక్ ఫ్రీక్వెన్సీ వద్ద సర్క్యూట్ను పరీక్షించడం లేదు మేము ఫ్లిప్ ఫ్లాప్లోని డేటాలో బదిలీ చేస్తున్నాము అప్పుడు మీరు ఇన్పుట్ను వర్తింపజేస్తున్నారు మరియు అవుట్పుట్ను చూస్తున్నారు 1 గిగాహెర్ట్జ్ వద్ద పనిచేసే ఈ సర్క్యూట్ కాదు మేము 1 గిగాహెర్ట్జ్లో నిరంతరం ఇన్పుట్లను వర్తింపజేస్తున్నాము మరియు అవుట్పుట్ను అలాంటిది కాదని తనిఖీ చేస్తున్నాము కాబట్టి మేము స్పీడ్ టెస్టింగ్ అనే దానిని చేయడం లేదు మేము దీన్ని నెమ్మదిగా చేస్తున్నాము స్కాన్ ఓవర్ హెడ్స్ గురించి మాట్లాడుకుంటే నేను చెప్పినట్లు పరీక్ష నియంత్రణ కోసం కనీసం ఒక అదనపు పిన్ అవసరం ఇప్పుడు ఈ స్కానిన్ మరియు స్కానౌట్కు సంబంధించి మేము వాటిని PI మరియు Pout పిన్లతో పంచుకోవచ్చు ఎందుకంటే మీరు ఆ రేఖాచిత్రాన్ని చూసినట్లయితే మేము ఎప్పుడూ కలిసి స్కానిన్ మరియు PI ని ఉపయోగించలేమని మీరు చూడవచ్చు లేదా మేము ఎప్పుడూ PO మరియు స్కానౌట్లను కలిసి ఉపయోగించము పరీక్ష మోడ్లో మాత్రమే నేను స్కానిన్ మరియు స్కానౌట్ ఉపయోగిస్తాను మేము PI మరియు PO లను ఉపయోగించము కాబట్టి మేము స్కానిన్ మరియు స్కానౌట్ కోసం ఆ పిన్లను పంచుకోవచ్చు కాని TC కి కనీసం ఒక పిన్ అవసరం గేట్ ఓవర్ హెడ్ ఇది అవుతుంది ng అనేది కాంబినేషన్ లాజిక్ లోని మొత్తం గేట్ల సంఖ్య మరియు ns అయితే ఫ్లిప్ ఫ్లాప్ల సంఖ్య కాబట్టి మొదట ప్రతి ఫ్లిప్ ఫ్లాప్లో పది గేట్లు ఉన్నాయి ఇప్పుడు మీరు మల్టీప్లెక్సర్ను జోడించిన తర్వాత 4 అదనపు గేట్లు ఉన్నాయి కాబట్టి దీని ద్వారా 4 ns విభజించవచ్చు ఇది గేట్ ఓవర్ హెడ్ శాతం అవుతుంది కాబట్టి మీ గేట్ల సంఖ్య 100 కిలో లక్షలు ఫ్లిప్ ఫ్లాప్ల సంఖ్య 2000 ఉంటే గేట్ ఓవర్ హెడ్ శాతం 6 7 శాతానికి వస్తుంది అయితే ఇంటర్కనెక్షన్లు మరియు ఇతర విషయాల కారణంగా ఓవర్హెడ్లను గురించి మేము విస్మరించాము వీటిని కూడా ఇక్కడ చేర్చాలి మరియు పనితీరుకు సంబంధించి మేము కలయిక మార్గంలోcombination path మల్టీప్లెక్సర్ను జోడించాము అది సుమారు 2 గేట్ ఆలస్యం అవుతుంది కాబట్టి సర్క్యూట్ నెమ్మదిస్తుంది అదేవిధంగా ఫ్లిప్ ఫ్లాప్లో అంతకుముందు ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ నేరుగా కాంబినేషన్ సర్క్యూట్ యొక్క ఇన్పుట్కు వస్తోంది కానీ ఇప్పుడు ప్రతి స్కాన్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ కాంబినేషన్ సర్క్యూట్ యొక్క ఇన్పుట్కు మాత్రమే కాకుండా తదుపరి స్కాన్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్కు కూడా వస్తుంది ఫ్యాన్ ఔట్ 2 అవుతుంది కాబట్టిఫ్యాన్ ఔట్ ని పెంచడం అంటే ఎక్కువ ఆలస్యం అవుతుంది కాబట్టి క్లాక్ కూడా అధోకరణం చెందుతుంది కాబట్టి సాధారణంగా 5 6 శాతం క్షీణత ఇది సంభవిస్తుంది ఈ ఉపన్యాసంలో మేము కొన్ని అదనపు హార్డ్వేర్లను మరియు అదనపు సమయాన్ని ఉపయోగిస్తున్నట్లు చూశాము సీక్వెన్షియల్ సర్క్యూట్లను పరీక్షించే సమస్యను పరిష్కరించడానికి అదనపు సమయం తీసుకున్నాము కానీ ఈ అదనపు సమయం మరియు పనితీరు క్షీణత ఆమోదయోగ్యమైనదని మీరు చూస్తున్నారు లేదా మీకు ఆమోదయోగ్యంగా ఉండాలి అని చూస్తారు లేకపోతే ఈ రోజు మనం తయారు చేసిన ఈ సర్క్యూట్లను పరీక్షించడం అసాధ్యం కాబట్టి పరీక్ష సామర్ధ్యాల నమూనాలు చాలా ముఖ్యమైన టెక్నిక్ ఇది ఈ రోజు చిప్ డిజైన్ యొక్క ముఖ్యమైన భాగం